ఇప్పుడు యూనిట్ 3 మరియు నాలుగు లో రెండవ అసైన్మెంట్లోని ప్రశ్నలకు సమాధానాలను చర్చిస్తాను కాబట్టి ఇక్కడ కరెంటు I1 కనుగొనమని అడిగారు మరియు రెసిస్టర్ల మధ్య ప్రాధమికంగా మీరు ప్యారెలెల్ కలయిక ని మరియు వాటి యొక్క సిరీస్ కలయిక ని ఏర్పరచాలి వోల్టేజ్ సోర్స్ అంతటా సమానమైన రెసిస్టెన్స్ ని కనుగొనాలి దాని నుంచి ప్రవహించే కరెంటును కనుగొనాలి కాబట్టి మొదట ఈ 2 సమాంతరంగా ఉన్నాయి మరియు సమాంతర కలయిక ద్వారా మీరు దీనిని సులభంగా లెక్కించవచ్చు ఇది 2 1 కిలోΩ మరియు మనకు ఈ 2 1 కిలోΩ మరియు ఇది సిరీస్ లో ఉన్నాయి కాబట్టి సిరీస్ కలయిక 2 1కిలోΩ3 9 కిలోΩ కాబట్టి సమర్థవంతంగా ఈ మొత్తం ఒకే ఆరు కిలో Ω రెసిస్టర్ సిరీస్ లో ఉన్నట్లుగా కనిపిస్తుంది మరియు మనకు ఆరు కిలో Ωలు మరియు నాలుగు కిలో Ωలు పారలెల్ గా ఉన్నాయి ఎందుకంటే మీకు ఈ మొత్తం కలయిక మరియు దీనికి ప్యారలల్ నాలుగు కిలోΩ ఉన్నాయి కాబట్టి ఆరు మరియు నాలుగు ప్యారలల్ గా మీకు 2 4 కిలో Ω వస్తుంది 6 కిలోΩ మరియు 4 కిలోΩ ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ చిత్రంలో 3 6 కిలోΩ మరియు 2 4 కిలోΩ ని సమర్థవంతంగా కలిగి ఉన్నాము కాబట్టి ఇక్కడ 3 6 కిలోΩమరియు 2 4 కిలోΩ సమాంతరంగా ఉన్నాయి తద్వారా దీని నుండి 1 5 మిల్లీ ఆంప్స్ కరెంట్ ప్రవహిస్తుంది మరియు I1 యొక్క డైరెక్షన్ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి I1 1 5 మిల్లీ ఆంప్స్ ఇక్కడ ఇవ్వబడినది ఈ పరస్పర చర్చను అనుసరించండి కరెంట్ యొక్క సంఖ్యా విలువ 1 5మిల్లి ఆంప్స్ లభిస్తుంది రెండవ ప్రశ్న రెసిస్టర్ లు మరియు కంట్రోల్ సోర్స్ ల కలయిక ఇవ్వబడినదిఇక్కడ I1 ను లెక్కించమని అడిగారు కాబట్టి మొదట మనం ఈ కంట్రోల్ సోర్స్ లు ఏమి చేస్తాయో పరిశీలించాలి ఈ Vx అనేది 3 కిలోΩ రెసిస్టర్ వద్ద వోల్టేజ్ అని ఇవ్వబడినది ఇప్పుడు 2 మరియు 3 కిలోΩ ల కలయిక సిరీస్లో ఉంది వీటి వద్ద మొత్తం 10 వోల్ట్లు ఉంటుంది అయితే వోల్టేజ్ డివైడర్ థీరం నుండి Vx విలువ 3 కిలోΩ 3 కిలోΩ 2 కిలోΩ 10 వోల్ట్ ఆరు వోల్టులు కాబట్టి V x ఆరు వోల్ట్ కాబట్టి 5 V x ఆరు వోల్ట్ 30 వోల్టులు కాబట్టి I1 విలువ ఎంత I1 అనేది iA మరియు ib ల కలయిక కాబట్టి I 1 I A I B ఈ సిరీస్ కలయిక ద్వారా I A ని సులభంగా లెక్కించవచ్చు ఈ సిరీస్ కలయిక యొక్క మొత్తం రెసిస్టన్స్ 5కిలోΩ కాబట్టి IA 10V 5కిలోΩ2మిల్లి ఆంప్స్ ఇప్పుడు IB ని లెక్కించాలి మీరు గమనించినట్లతే ఇది 5కిలో Ω10 v కంట్రోల్ వోల్టాజ్ సోర్స్ మరియు 5కిలో వద్ద కిర్చాఫ్ వోల్టాజ్ నియమాన్ని ఉపయోగించాలి ఈ దిశలో 5కిలోΩ రెసిస్టర్ వద్ద 20v ఉంటుంది కాబట్టి ib 20V 5కిలో 4మిల్లి ఆప్మ్స్ లభిస్తుంది కాబట్టి I 1 I A I B 2 మిల్లి ఆంప్స్ కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం 2 అవుతుంది ఈ సందర్భంలో ఇది కూడా అదే రకమైన సమస్య కానీ ఇక్కడ వోల్టేజ్ సోర్స్కు బదులుగా వేర్వేరు సోర్స్ లను అనగా కరెంటు సోర్స్ వర్తింపచేయబడినది మరియు మళ్ళీ వోల్టేజ్ V1 మరియు మిగిలిన సర్క్యూట్ ఎలా ఉంటుందో కనుగొనాలి మిగిలిన సర్క్యూట్ ఒకే రెసిస్టన్స్ వలె కనిపిస్తుంది అని కనుగొనవలసి ఉంది లేదా ప్రాధమికంగా ఎంత కరెంటు ఎక్కడ ప్రవహిస్తుంది మరియు వోల్టేజ్ను లెక్కించాలి ఇప్పుడు ఒక కంట్రోల్ సోర్స్ Vx చే నియంత్రించబడుతుంది ఈ 2 టెర్మినల్స్ అంతటా V1 ఉంది అని మనకు తెలియదు కాబట్టి ఈ 2 టెర్మినల్ ను మధ్య V1 ఉంది అని పరిగణించండి కాబట్టి వోల్టేజ్ డివైడర్ థీరం నుండి Vx ను v1 గా లెక్కించబడుతుంది కాబట్టి Vx V1 2 కిలోΩ 2 కిలోΩ 1 కిలోΩ అని గుర్తుంచుకోవాలి ఈ V1 సిరీస్ కలయిక వద్ద కనిపిస్తుంది మరియు vx అనేది 2 కిలోΩ అంతటా ఉంటుంది కాబట్టి ఇది ప్రాథమికంగా V1 2 3 కాబట్టి ఈ కంట్రోల్ సోర్స్ లో కరెంటు 75 మిల్లీ సిమెన్స్vx అంటే 0 75 మిల్లీ సిమెన్స్ రెట్లు ఎక్కువ కాబట్టి ఈ కరెంట్ ib ½ మిల్లీ సిమెన్స్ ను పొందుతాము మరియు కరెంట్ మరియు ఇతర బ్రాంచ్ V1 సిరీస్ కలయిక లో ఉంటుంది అని లెక్కించి నట్లయితే ఆ బ్రాంచ్ లోని కరెంట్ ప్రాధమికంగా V13 కిలోΩ కాబట్టి ఇప్పుడు ఈ నోట్ వద్ద కిర్చా ఫ్ యొక్క కరెంట్ చట్టాన్ని వ్రాసి అది 5 మిల్లీ ఆంప్ కరెంట్ 12మిల్లీ సిమెన్స్ 1 V 13 కిలోΩ అయితే ఎర్త్ కి ఉన్నదంతా ఇదే మరియు ఈ దీనిని పరిష్కరిస్తే V1 ఆరు వోల్ట్లు లభిస్తుంది మరియు సమాధానంV1 ఆరు వోల్ట్లు నాల్గవ సమస్య మనకు కంట్రోల్ సోర్స్లు మాత్రమే ఉన్నాయి మరియు ఈ కంట్రోల్ సోర్స్ ల వద్ద 4V వోల్టేజ్ ను వర్తింపచేసాము కరెంటు సోర్స్ కోసం అన్ని సమీకరణాలు మళ్ళీ తెలుసుకోమని అడుగుతారు వాటిలో కొన్ని తెలియదు మరియు వాటిలో కొన్ని తెలిసిన పరిమాణం ఆధారంగా ఉంటాయి ఈ సందర్భంలో ఈ వోల్టేజ్ కంట్రోల్ సోర్స్ 1 మిల్లీ సిమెన్స్ Vx అక్కడ Vx నేరుగా 4V సోర్స్ వద్ద ఉంటుంది కాబట్టి Vx4V అని వ్రాస్తాము కాబట్టి ఈ కరెంట్ 1 మిల్లీ సిమెన్స్ 4V 4 milliA కాబట్టి ఈ iy 4milli A మరియు ఈ రెండవ కంట్రోల్ సోర్స్ అనేది కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్ 3 గా ఉంటుంది కాబట్టిఈ Iy 4mliA 3 12 milliA మరియు కిర్చాఫ్ కరెంటు నియమము యొక్క సాధారణ అనువర్తనం ద్వారా I1 మరియు 12 మిల్లీ ఆంప్స్ 4 మిల్లీ ఆంప్స్ అని కనుగొన్నారు కాబట్టి 16 మిల్లీ ఆంప్స్ ను బదిలీ చేయాలనుకుంటారు ఇప్పుడు తదుపరి సమస్య ఏమిటంటే ఇక్కడ భిన్నమైన కలయికలు గల రెసిస్టన్స్ మరియు కంట్రోల్ సోర్స్ లు మరియు స్వతంత్ర సోర్స్ ఉన్నాయి ఈ సందర్భంలో 5 కిలోΩ రెసిస్టర్ కి సిరీస్లో 12V అనుసంధానించబడి ఉంది మరియు I1 ని కనుగొనమని అడిగారు కాబట్టి మళ్ళీ సమీకరణం ని సరళీకృతం చేసి చివరకు I1 ని పరిష్కరించాలి కాబట్టి I1 ఇక్కడ ప్రవహిస్తుంది ఈ రెసిస్టర్ ద్వారా I1 ప్రవహిస్తుంటే Vx I1 5 కిలో Ω అవుతుంది I1 తెలియదు కాబట్టి తర్వాత లెక్కించబడుతుంది కానీ ఓమ్స్ నియమం ద్వారా vx I1 5 కిలోΩ గా ఉండాలి మరియు ఈ వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ లో వోల్టేజ్2 ఇది 10 కిలోΩ ఇప్పుడు ఈ మొత్తం లూప్ చుట్టూ KVL ను వర్తింప చేస్తే మనకు 12 వోల్ట్ రెసిస్టర్ అంతటా వోల్టేజ్ వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ వద్ద ఉన్న వోల్టేజ్ అవుతుంది కాబట్టి 12 వోల్ట్లు s 5 కిలోΩ I1 10 కిలోΩ I1 మరియు దీని నుండి మీరు I1 ను సులభంగా 8 మిల్లీ ఆంప్స్ గా లెక్కిస్తారు ఈ సందర్భంలో టెర్మినల్ A మరియు B ల మధ్య ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ను లెక్కించమని అడిగారు మీకు ఒక బాక్స్ ఇవ్వబడింది మరియు టెర్మినల్ a మరియు b ఉంటే అక్కడ ఈక్వివలెంట్ రెసిస్టన్స్ ను కనుగొనమని అడిగారు దాని అర్థం ఏమిటంటే మీరు వోల్టేజ్ను వర్తింప చేసి అక్కడ ప్రవహించే కరెంటు ను కనుగొనండి ఈ దిశ లను జాగ్రత్తగా గమనించండి దయచేసి ఈ బాక్స్ యొక్క ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ను కనుగొనాలి అనుకుందాం కాబట్టి ఈ పెట్టెలో వోల్టేజ్ మరియు కరెంట్ స్థిరత్వము కోసం పాసివ్ సైన్ కన్వెన్షన్ ఎన్నుకోవాలి కాబట్టి ఇది V అని పరిగణించండి మరియు పాసివ్ సైన్ కన్వెన్షన్ ప్రకారం I ఆ విధంగా ఉండాలి మరియు ఈక్వివలెంట్ రెసిస్టన్స్ V I అవుతుంది కాబట్టి ఈక్వివలెంట్ రెసిస్టన్స్ యొక్క అర్థం ఇదే అందువల్ల V test మరియు Itest ని ధ్రువణత తో ఎంచుకోవాలి ప్రత్యామ్నాయంగా కొన్నిసార్లు Itest కి బదులుగా కరెంట్ సోర్స్ ని వర్తింప చేయడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది ఈ సందర్బంలో సర్క్యూట్ అంతటా ఉన్న వోల్టేజ్ను కనుగొనాలి ఈ సందర్బంలో Itest నుండి Vtest ను కనుగొనడానికి లేదా Vtest నుండి Ites ను కనుగొనడానికి మనము సాధారణంగా చేసే సర్క్యూట్ విశ్లేషణను చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక Vtest ని వర్తింపచేస్తాను ఆపై మొత్తం తెలియని వాటన్నింటిని కనుగొనాలి మరియు ఈ సందర్బంలో మొదట 1 కిలోΩ రెసిస్టన్స్ ద్వారా కరెంట్గా Ix ప్రవహిస్తుంది మరియు కరెంట్ విలువ Vtest 1 కిలోΩ ఇది కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్ కాబట్టి ఇక్కడ కరెంట్ 3 I x కాబట్టి కరెంట్ 3 1 కిలోΩ చివరకు ఇది ఇప్పుడు ఫలితంగా లభించే కరెంట్ విలువ ఇక్కడ వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ పై దిశలో చూపబడినది దయచేసి దిశలు లు గుర్తుంచుకోండి ఇది 2 మిల్లీ సిమెన్స్ V x మరియు V x అనేది V test తప్ప మరేమీ కాదు ఎందుకంటే ఈరెండు టెర్మినల్స్ అంతటా Vx ఉంది మరియు Vtest అంటే అదే కాబట్టి మనకు Vx దిశలో 2 మిల్లీ సిమెన్స్ కరెంట్ ఉంది ఇక్కడ సర్క్యూట్లో Vtest ని వర్తింపచేసినప్పుడు ఇందులో ప్రవహించే కరెంటు ను కనుగొనాలి కాబట్టి ఇక్కడ I test అనేది ఈ 3 కరెంట్ ల నికర విలువ ఈ 2 కరెంట్లు క్రిందికి ప్రవహిస్తున్నాయి మరియు ఒకటి పైకి ప్రవహిస్తుంది కాబట్టి Itest Vtest 1 కిలోΩ 3 Vtest 1 కిలోΩ 2 మిల్లీ సిమెన్స్ Vx మరియు మొత్తం విషయం రాస్తే మీరు ప్రాధమికంగా ఈ మిల్లీ సిమెన్స్ Vtest 3 మిల్లీ సిమెన్స్ కాబట్టిఇది 2 మిల్లీ సిమెన్స్ ఇది V x Vtest అవుతుంది కాబట్టి Itest 1 2 మిల్లీ సిమెన్స్ అవుతుంది ఇది 500Ω వరకు ఉంటుంది మరియు కిలోΩ రెసిస్టర్ ను కనుగొన్నమని అడిగారు కాబట్టి ఇది 0 5 కిలోΩలు తదుపరి సమస్య ఇక్కడ సమానమైన ఇండక్టెన్స్ కనుగొనవలసి ఉంది ఒక పెట్టెలో ఉన్న దానితో సంబంధం లేకుండా బయటి కొలత ద్వారా a మరియు b మధ్య Vtest ని వర్తింపజేసి I test ను కనుగొనాలి I test అనేది Vtest కు అనులోమానుపాతంలో ఉన్నట్లయితే లోపల ఉన్నది రెసిస్టర్ లాగా ఉంటుంది మరియు వాటి నిష్పత్తి రెసిస్టెన్స్ అవుతుంది ఒకవేళ Itest అనేది Vtest యొక్క టైం డెరివేటివ్ కి అనులోమానుపాతంలో ఉంటే లోపల ఉన్నది కెపాసిటర్ గా భావించబడుతుంది దాని అనుపాత స్థిరాంకం కెపాసిటన్స్ అవుతుంది అదే విదంగా Itest అనేది Vtest కు ఇంటెగ్రల్ అయితే లోపల ఉన్నది ఇండక్టర్ గా భావించబడుతుంది దాని అనుపాత స్థిరాంకం ఇండక్టెన్స్ యొక్క రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి మళ్ళీ చేయాల్సిందల్లా ఈ Vtest మరియు Itest మధ్య ఉన్న సంబంధం ను కనుగొనాలి ఇప్పుడు ఇక్కడ ఈ వేరియబుల్ ని I1 గా నిర్వచిస్తాను ఇప్పుడు ఈ ఇండక్టర్ ద్వారా Vx I1 ప్రవహిస్తుంది మరియు ఇండెక్టర్ వద్ద Vx ఉంది మరియు పొలారిటీ లు ఏమీ లేవు Vx అనేది L di1 dt ఈ వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ 3 Vx ఉంది 3Vx కేవలం L dI1 dt కి 3 రెట్లు ఉంటుంది అనగా 3 L dI1 dt L 1 మిల్లీ హెన్రీ ఇండక్టెన్స్ ఈ వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ అంతటా Vy ఉంది ఈ సందర్భంలో ఇక్కడ 4vy ఉంది కాబట్టి దీని విలువ 12 L dI1 dt అవుతుంది ఇప్పటికే ఇక్కడ Iz ను నిర్వచించాను కాబట్టి మరొక వేరియబుల్స్ ను నిర్వహించాల్సిన అవసరం లేదు Iz సరిగ్గా I1 అవుతుంది ఇప్పుడు 3 Iz ఉంది ఇది ప్రాథమికంగా 3I1 ఇప్పుడు ఈ మొత్తం లూప్ చుట్టూ KVL ను వర్తింప చేయాలి V test ఇండక్టర్ అంతటా ఉన్న వోల్టేజ్ ఈ వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ వద్ద ఉన్న వోల్టేజ్ ఆ వోల్టేజ్ వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ వద్ద ఉన్న వోల్టేజ్ అవుతుంది V test విలువ ఆ మూడింటి యొక్క కూడిక 16 LdI1dt వస్తుంది L 1 మిల్లీ హెన్రీ ఇండక్టెన్స్ మరియు Itest I1 3 I1 కాబట్టి ఇది 4I1 మరియు I1 ఇంటర్మీడియట్ వేరియబుల్ దానిని తొలగించడం ద్వారా Vtest 4 L dItest dt వస్తుంది కాబట్టి ఇక్కడ వివరించినట్లుగా ఈ బాక్స్ ద్వారా కొంత కరెంట్ ఉంటుంది కాబట్టి దానిలో ఎలిమెంట్స్ ఉంటాయి మరియు అక్కడ కొంత వోల్టేజ్ ఉంటుంది వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య ఈ సంబంధం ఉంటుంది వోల్టేజ్ అనేది కరెంట్ యొక్క టైం డెరివేటివ్ కి అనులోమానుపాతం లో ఉంటుంది మరియు అనులోమానుపాత స్థిరాంకం విలువ 4L ఇక్కడ L 1 మిల్లీ హెన్రీ కాబట్టి ఇది మొత్తం పెట్టె యొక్క ఇండక్టెన్స్ నాలుగు మిల్లీ హెన్రీ ఇక్కడ ఇండక్టెన్స్ విలువ ని మిల్లీ హెన్రీ లో కనుగొనమని అడిగారు కాబట్టి దీనికి సమాధానం నాలుగు చివరి సమస్య ఇందులో నాలుగు మిల్లీ సెకన్లలో కరెంట్ I1 ను కనుగొనమని అడిగారు ఇప్పుడు సరళ రేఖ విభాగాలను కలిగి ఉన్నాము ఇప్పుడు ఈ విషయాలన్నీ మనకు బాగా తెలుసు ఈ వోల్టేజ్ సోర్స్ V ఇప్పుడు మొదట ఈ వోల్టేజ్ V నేరుగా కెపాసిటర్ వద్ద కనిపిస్తుంది అది W ఇక్కడ కనిపించేదంతా V మరియు I ఇప్పుడు కెపాసిటర్ కరెంట్ Ix ని కనుగొనాలి ఎందుకంటే ఇక్కడ ఇతర కంట్రోల్ సోర్స్ లకు అవసరం కాబట్టి ప్రాధమికంగా ix యొక్క విలువ కెపాసిటెన్స్ 1 మైక్రో ఫ్యారడ్ నాలుగు మిల్లీ సెకండ్స్ లలో వోల్టేజ్ యొక్క టైం డెరివేటివ్ కాబట్టి ఈ పరిధి లో టైం డెరివేటివ్ని కనుగొనవలసి ఉంది కాబట్టి ఈ రేఖ యొక్క వాలు కనుగొనాలి ఇది 3 వోల్టుల తో తగ్గుతున్నట్లు ఉంది ఈ వోల్టేజ్ తగ్గుతున్నందువలన ఇది 3 మిల్లీ సెకన్ల వ్యవధిలో 3 వోల్టుల నుండి సున్నాకి వస్తుంది వాలు 3 వోల్టుల 3 మిల్లీసెకన్లు ఉంటుంది కాబట్టి కెపాసిటర్ ద్వారా ప్రవహించే కరెంట్ ఈ దిశ లో ix C వోల్టేజ్ యొక్క టైం డెరివేటివ్ ఇది 1 మైక్రో ఫారడ్ 3 వోల్ట్లు 3 మిల్లీ సెకన్ల 1 మిల్లీ ఆంప్స్ అవుతుంది కాబట్టి 5 Ix ప్రాథమికంగా 5 మిల్లీ ఆంప్స్ అవుతుంది ఇది 1 మిల్లీ ఆంప్స్ అది 5 మిల్లీ ఆంప్స్ మరియు ఈ దిశలో కరెంట్ I1 పరిగణిస్తాను ఎందుకంటే I1 విలువ ఈ మూడు కరెంట్ ల యొక్క కూడిక అవుతుంది కాబట్టి 2 మిల్లీ ఆంప్స్ కరెంట్ పైకి ప్రవహిస్తుంది కాబట్టి ఈ దిశలో ఇది 2 మిల్లీ ఆంప్స్ కాబట్టి ఈ 3 కరెంట్లను కూడిక చేస్తే మొత్తం కరెంట్ I1 5 1 2 అంటే 8 మిల్లీ ఆంప్స్ అవుతుంది కాబట్టి సమాధానం 8మిల్లీ ఆంప్స్ కొంతమంది సైన్ ని గుర్తించడంలో మరియు వాలు ని కనుగొనడం లో తప్పులు చేస్తారు కాబట్టి దయచేసి దాన్ని మొదటి నుంచి పరిష్కరించడానికి ప్రయత్నించండి తద్వారా భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు పరిష్కరించగల్గుతారు ఇక్కడ చెప్పదలచుకున్నది ఏమిటంటే ఇక్కడ పరిష్కరించిన దాన్ని చూడటం ద్వారా సంతృప్తి చెందవద్దు ఇప్పుడు పరిష్కారం చూడకుండా మరలా చేయండి